తదుపరి ఉపన్యాసానికి స్వాగతం ఈ ఉపన్యాసంలో నేను ఎంబెడ్ C ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను ఎంబెడ్ C ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ పరిచయం చేస్తాను మరియు ఈ ఎన్విరాన్మెంట్ ఉపయోగించి మీరు నిజంగా ఎలా ప్రోగ్రామ్ చేయవచ్చో నేను మీకు చూపిస్తాను నేను చెప్పినట్లుగా నేను ఎంబెడ్ C ఎన్విరాన్మెంట్ పరిచయం చేస్తాను మరియు ప్రోగ్రామ్ లను సృష్టించడానికి కంపైల్ చేయడానికి మరియు అమలు చేయడానికి అవసరమైన స్టెప్స్ మీకు చూపిస్తాను మొదట Mbed C అంటే ఏమిటి ఇది ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ దీనిని ఉపయోగించి వినియోగదారులు మైక్రోకంట్రోలర్ బోర్డు నిర్దిష్ట లైబ్రరీతో సి ఉపయోగించి సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయవచ్చు ప్రోగ్రామ్ కంపైల్ చేయబడింది మరియు అభివృద్ధి బోర్డులలో డౌన్లోడ్ చేయబడుతుంది మేము STM32F401 న్యూక్లియో ARM డెవలప్మెంట్ బోర్డ్ Nucleo ARM Development Board యొక్క ఉదాహరణను ఉపయోగించి ప్లాట్ఫారమ్ను వివరిస్తాము ఈ ప్రత్యేకమైన బోర్డుని ఉపయోగించడం కోసం మీరు నమోదు చేసుకోవాలి మరియు మీరు అక్కడ ఉన్న కొన్ని ఫంక్షనాలిటీస్ కూడా తనిఖీ చేయాలి మొదటి అవసరం ఏమిటంటే మీరు ఈ బోర్డ్ను కలిగి ఉండాలి మరియు డ్రైవర్ను ఇన్స్టాల్ చేయాలి మీకు USB మినీ నుండి USB టైప్బి కనెక్టర్ కూడా అవసరం మీరు ఈ భాగాన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తారు మరియు ఇది మీ PC లేదా ల్యాప్టాప్కు కనెక్ట్ చేయబడుతుంది మీరు చేయవలసిన మొదటి విషయం ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కోసం నేను చెప్పినట్లుగా మేము ఆన్లైన్ కంపైలర్ ను ఉపయోగిస్తాము అది ఎంబెడ్ కాబట్టి మీరు ఎంబెడ్ లో ఒక ఖాతాను సృష్టించాలి ఇప్పుడు ఎలా ప్రారంభించాలి తరువాత ఈ కోర్సులో ప్రదర్శన సమయంలో మా ప్రాజెక్టులను కంపైల్ చేయడానికి httpdeveloper mbed org లో ఉన్న ఆన్లైన్ కంపైలర్ ను ఉపయోగిస్తాము మేము మా ప్రోగ్రామ్ ను సి లేదా పైథాన్లో వ్రాయవచ్చు కాని ముఖ్యంగా సి లో వ్రాస్తాము STM32 డ్రైవర్ మొదట డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయబడాలి అప్పుడు మేము దీనిని ఉపయోగించి సాఫ్ట్వేర్ అభివృద్ధిని ప్రదర్శిస్తాము మీకు USB కేబుల్ అవసరమని గుర్తుంచుకోండి మీరు మీ ఆన్లైన్ కంపైలర్ ను కలిగి ఉన్న ఇక్కడకు వెళ్లాలి మరియు మీరు STM డ్రైవర్ ఇన్స్టాల్ చేయబడిందని నిర్ధారించుకోవాలి STM డ్రైవర్ యొక్క ఇన్స్టాల్ చాలా సరళంగా ఉంటుంది మీరు చేయవలసిందల్లా మీరు ఈ ప్రత్యేకమైన URL కి వెళ్లాలి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆపై మీరు కొన్ని ప్రాథమిక వివరాలను అందించాలి అప్పుడు డ్రైవర్ జిప్ బండిల్గా డౌన్లోడ్ చేయబడుతుంది డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ను సంగ్రహించి 32 బిట్ మెషీన్ కోసం ఈ ప్రత్యేక ఫైల్ను ఇన్స్టాల్ చేయండి లేదా అది 64 బిట్ మెషీన్ అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది ఒక ముఖ్యమైన దశ మీరు డ్రైవర్లను సరిగ్గా ఇన్స్టాల్ చేయాల్సిన ఈ ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించే ముందు తరువాత ఇన్స్టలేషన్ తనిఖీ చేయండి ఇది పూర్తయిన తర్వాత ఈ STM32 కిట్ను డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కు కనెక్ట్ చేయండి డివైస్ మేనేజర్ వద్దకు వెళ్లి పోర్ట్ సంఖ్యను తనిఖీ చేయండి డైవర్ సరిగ్గా ఇన్స్టాల్ చేయబడిన తర్వాత ఇది ఇక్కడ చూపబడుతుంది ఇప్పుడు అనుసరించాల్సిన స్టెప్స్ ఏమిటి మొదటి దశ మీరు developer embed org కు వెళ్ళాలి వినియోగదారు పేరు మరియు పాస్ వర్డ్ కోసం ఒక స్థలం ఉందని మీరు చూస్తారు వాస్తవానికి మీరు దీన్ని చేయడానికి మొదట సైన్ అప్ చేయాలి ఇది మీరు అనుసరించాల్సిన సాధారణ ప్రక్రియ మీరు లాగిన్ అయిన తర్వాత మీ వివరాలను ఉంచండి మీకు ఇలాంటి స్క్రీన్ ఉంటుంది ఇక్కడ మీరు కంపైలర్ అని వ్రాయబడినదాన్ని కనుగొంటారు ఆ కంపైలర్ పై క్లిక్ చేయండి ఆపై మీరు ముందుకు సాగండి మీరు మొదటిసారి కంపైలర్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ సమస్యను ఎదుర్కొంటారు నో డివైస్ సెలెక్టెడ్ అని వ్రాయబడిందని మీరు చూస్తారు గాని అది STMF401RE లేదా మరొక పరికరం అప్పుడు మీరు ఆ పరికరాన్ని ఎంచుకోవాలి మీరు అనుసరించాల్సిన తదుపరి దశ మీరు యాడ్ బోర్డ్ పై క్లిక్ చేయండి ఆపై మీరు నిర్దిష్ట బోర్డుని ఎంచుకోవాలి కాబట్టి మీరు ఉపయోగిస్తున్న బోర్డు గా మీరు NucleoF401RE ని ఎంచుకోండి ఆ బోర్డుని ఎంచుకుని ఆపై ముందుకు వెళ్తాము ఒకసారి మీరు ఈ ప్రత్యేకమైన బోర్డు ఎంపిక చేయబడిందని ఇక్కడ చూస్తారు అంతకుముందు ఇది నో డివైస్ సెలెక్టెడ్ మనం ముందుకు వెళ్దాం మీరు ఈ ప్రత్యేకమైన స్క్రీన్ ను చూసిన తర్వాత మీరు నా ప్రోగ్రామ్ లను కూడా చూస్తారు మరియు ఇది దాదాపు ఖాళీగా ఉందని మీరు చూస్తారు కానీ మీరు ప్రోగ్రామ్ లను వ్రాస్తూ ఉంటే అది కనిపిస్తుంది నా ఖాతా నుండి నేను మీకు చూపించిన తర్వాత ఇక్కడ చాలా ప్రోగ్రామ్ లు వ్రాసినట్లు మీరు చూస్తారు తదుపరి స్టెప్స్ మైప్రోగ్రామ్ లపై కుడి క్లిక్ చేయడం ద్వారా వర్క్స్పేస్ యొక్క ఎడమ వైపున ఉన్న ప్రాజెక్ట్ స్లైడ్ బార్ లో మైప్రోగ్రామ్ లు కింద క్రొత్త ప్రోగ్రామ్ ను సృష్టించడం ఆపై మీరు క్రొత్తగా సృష్టించిన ప్రోగ్రామ్ కు పేరు పెట్టండి మరియు ఖాళీ టెంప్లేట్ను ఎంచుకుని ఆపై OK ని నొక్కండి మీరు మొదటి ప్రోగ్రామ్ రాయడం ప్రారంభించిన తర్వాత అనుసరించాల్సిన దశలు ఇవి ఇప్పుడు మీరు ఏమి చేయాలి మీరు మీ ప్రోగ్రామ్ పై కుడి క్లిక్ చేయడం ద్వారా cpp ఫైల్ను జోడించాలి ఆపై క్రొత్త ఫైల్ పేరును జోడించాలి మరికొన్ని స్లైడ్ లను పూర్తి చేసిన తర్వాత నేను ఈ సాధనానికి తీసుకువెళతాను కాబట్టి ఇక్కడే మీ మెయిన్ సిపిపి main మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇది main cpp ప్రోగ్రామ్ అని మీరు చూస్తారు ఆపై మీరు ప్రోగ్రామ్ను కంపైల్ చేయాలి కంపైల్ బటన్ ఇక్కడ ఎగువన చూపబడింది మీరు కంపైల్ బటన్ పై క్లిక్ చేసి ఆపై కంపైల్ చేస్తుంది మీరు కంపైల్ చేసిన తర్వాత కోడ్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ చేయండి ప్రోగ్రామ్ రన్ అవ్వడం మొదలవుతుంది మరియు LED బోర్డు మీద మెరిసేటట్లు చేస్తుంది ఏదైనా అప్లికేషన్ అభివృద్ధికి ఈ దశల క్రమాన్ని అనుసరించాలి బోర్డు ఎంపిక మరియు డ్రైవర్ ఎంపిక ఒక్కసారి మాత్రమే చేయాలి ఈ ఎన్విరాన్మెంట్ ని గమనించండి ఇది నేను చూపిస్తున్న సింపుల్ ప్రోగ్రాం కాబట్టిఏమి చేస్తున్నాం మేము మీకు చెప్పినట్లుగా మనకు అవసరమైన మొదటి దశ

ఇది నా ప్రోగ్రామ్ మీరు ప్రధాన ప్రోగ్రామ్ లో ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి ఆపై ఇలాంటివి వస్తాయని మీరు చూస్తారు మరియు మీరు ఈ ప్రోగ్రామ్ కు ఒక పేరు ఇవ్వాలి LED వెలిగించిందని అనుకుందాం మరియు OK క్లిక్ ఫై క్లిక్ చేస్తాను నేను దీన్ని చేసిన తర్వాత మీరు ఈ పేరుపై రెండు సార్లు క్లిక్ చేసి నట్లయితే మీకు కొన్ని నమూనా కోడ్ కనిపిస్తుంది మేము ఈ నమూనా కోడ్ను కట్ చేస్తాము మరియు మన కోడ్ ను ఇక్కడ వ్రాస్తాము నేను ఇక్కడ క్లిక్ చేస్తాను నేను మీకు చెప్పినట్లు ఇది main నేను దీన్ని సేవ్ చేస్తాను ఇది include mbed h ఇది మీరు చేర్చవలసిన హెడర్ ఫైల్ అప్పుడు మీరు చేస్తున్న తదుపరి విషయం DigitalOut myLED ఇది అవుట్పుట్ పిన్స్లో ఒకటి మరియు ఆ STM బోర్డులోని LED పేరు LED3 ప్రోగ్రాం నిరంతరం నడుస్తోంది కాబట్టి ఇది నేను వ్రాసిన సాధారణ కోడ్ మేము తదుపరి స్లైడ్లో మరిన్ని వివరాలను పరిశీలిస్తాము ఇప్పుడు నేను ఈ కంపైల్ బటన్ను కంపైల్ చేయడానికి ఉపయోగిస్తాను ఇప్పుడు కోడ్ కంపైల్ అవుతోంది అని మీరు చూడగలరు మరియు నేను మీకు చెప్పాను కదా ఇది డౌన్లోడ్ ఫోల్డర్ లో సేవ్ అవుతుంది మీరు దానిని కాపీ లేదా మీరు ఇక్కడ నుండి కట్ చేయండి మరియు మీరు ఎడమ వైపున చూడవచ్చు PC లో అమర్చిన బోర్డు మీరు ఇక్కడకు వెళ్లి మీరు పేస్ట్ చేయండి ఈ విధానం అనుసరించి నట్లయితే ఆన్ బోర్డు led వెలుగుతుంది Thank you ధన్యవాదాలు